డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో నాల్గవది మునుపటి 3 మాడ్యూల్లలో మనము ఇండెక్సింగ్ B ట్రీని ప్రవేశపెట్టాము ఈ మాడ్యూల్ అని పిలువబడే వాటి గురించి కూడా మనము అర్థం చేసుకుంటాము కాబట్టి ఇవి మాడ్యూల్ రూపురేఖలు స్టాటిక్ హాషింగ్ను పొందడానికి మనము ప్రయత్నిస్తాము కాబట్టి ఇది ఆర్డెర్డ్ ఇండెక్సింగ్ని ఇచ్చి నేను బకెట్ను పొందగలుగుతాను అందులో కీని కలిగి ఉన్న నిర్దిష్ట రికార్డ్ ఉంటుంది హాష్ ఫంక్షన్ కోసం రికార్డులను గుర్తించడానికి మరియు రికార్డులను తొలగించడానికి ఇది ఉపయోగించబడుతుంది వేర్వేరు శోధన కీ విలువలు ఒకే బకెట్కు మ్యాప్ చేయవచ్చు ఇది మనము కోరుకున్నది కాదు కానీ ఒక రికార్డును చూడటానికి మీరు అక్కడకు చేరుకున్న తర్వాత మొత్తం బకెట్ను వరుసగా శోధించాల్సి ఉంటుంది మనము ఇతర పద్ధతులు ఉపయోగించుకోవచ్చు డిపార్ట్మెంట్ పేరును కీ అని ఉపయోగించి ఇంస్ట్రక్టర్ ఫైల్ మనము ith కారెక్టర్ యొక్క బైనరీ ప్రాతినిధ్యాన్ని 10 ను చేయండి మరియు మనకు 1 అనే విలువ లభిస్తుంది కాబట్టి సహజంగా మనం మాడ్యులో ఫలితం 0 నుండి 9 మధ్య మనకు లభిస్తుంది ఇది బకెట్ చిరునామా ఇక్కడ మనము ఒక ఉదాహరణ చూస్తున్నాము మునుపటి స్లైడ్ రెండింటికి హాష్ విలువ 3 అని చూస్తున్నారు హిస్టరీకు విలువ 2 మీరు ఇక్కడ బకెట్ 2 లో చూడవచ్చు ఆ రికార్డులు ఎల్ సెడ్ చేయవచ్చు మరియు కాబట్టి అటువంటి హాష్ ఫంక్షన్ ఉండాలి కాబట్టి దానితో ఉపయోగం ఉండదు కాబట్టి ఇది వివిధ శోధన కీల విలువలను వేర్వేరు బకెట్లలో ఒకే పద్ధతిలో ఒకే విధమైన విలువల సమితి నుండి పంపిణీ చేస్తుంది కాబట్టి అలా కలిగి ఉండటం మంచిది మరియు హాష్ ఫంక్షన్ యాదృచ్ఛికంగాను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి యాదృచ్ఛిక దృగ్విషయంలో ఏ రకమైన వాస్తవ పంపిణీతో సంబంధం లేకుండా శోధన కీలు బకెట్లను కలిగి ఉండవచ్చు దానిపై పంపిణీ ఎక్కువ లేదా తక్కువ కాకుండా సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతి బకెట్లో ఒకే సంఖ్యలో రికార్డులు ఉంటాయి ఒక సాధారణ హాష్ ఫంక్షన్ లను బైనరీ ప్రాతినిధ్యం ఇంటిజర్గా పరిగణించండి మాడ్యులో సంఖ్యను చేయండి మనము చివరి సందర్భంలో దానిని చూసాము ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే బకెట్ల ని ఇస్తుంది అది జరిగితే బకెట్ ప్రవాహం యొక్క సంభావ్యతతో చైన్ లాగా కనెక్ట్ చేయడం కాబట్టి దీనిని ఓవర్ఫ్లో చైనింగ్ అని పిలువబడే ప్రత్యామ్నాయ పథకం ఉంది ఇది బకెట్ ఓవర్ఫ్లోను ఉపయోగించదు మరియు ఇది డేటాబేస్ అనువర్తనాలకు అనువైనది కాదు మరియు మనము ఇక్కడ చర్చించము కావున హాష్ సూచికలను ఫైల్ ఆర్గనైజేషన్ లో పెడుతుంది హాష్ సూచికలు ఎల్లప్పుడూ ద్వితీయ సూచికలని మీరు గమనించవచ్చు ఎందుకంటే హాషింగ్ పరంగా మీరు సృష్టించే ఏదైనా హాష్ వ్యవస్థీకృత ఫైల్లోని ద్వితీయ సూచిక నిర్మాణం ఇది హాష్ ఇండెక్సింగ్ 8 అంకెలను జోడించడం ద్వారా సూచిక లెక్కించబడుతుంది మీరు బకెట్ 0 ను చూస్తే అక్కడకు వెళ్ళిన కీ 76766 ఇది 7 6 13 20 6 26 6 32 మాడ్యులో 8 అంటే 0 అది బకెట్ 0 లోకి వెళుతుంది కాని మనం బకెట్ 4 పరిశీలిస్తే 4 ID లు వాస్తవానికి హాష్ ఫంక్షన్ కింద ఈ విలువ 5 ను కలిగి ఉన్నాయని మీరు కనుగొంటారు కాబట్టి అవి ఈ బకెట్కి వెళ్లాలి అందువల్ల ఇక్కడ బకెట్ పరిమాణం కేవలం 2 మాత్రమే కాబట్టి 2 సూచికలు అక్కడకు వెళ్ళిన తరువాత ఓవర్ఫ్లో చైన్ ఉపయోగించబడుతుంది అక్కడ హాష్ సూచికను ఈ విధంగా సృష్టించవచ్చు ఇప్పుడు ఇది ఈ రకమైన పథకం ఇక్కడ మీరు నిర్ణీత సంఖ్యలో బకెట్లతో ప్రారంభించి ఆపై మీరు సెర్చ్ కీ విలువలను ఈ స్థిర బకెట్లకు మ్యాప్ చేసే హాషింగ్ ఫంక్షన్ అంటారు ఎందుకంటే ఇది నిర్ణీత సంఖ్య బకెట్లతో ప్రారంభమవుతుంది సహజంగానే ప్రశ్న ఏమిటంటే B విలువ ఈ బకెట్ల సంఖ్య ఎలా ఉండాలి ఇప్పుడు అది మొదట్లో చాలా తక్కువగా ఉంటే పనితీరు పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మీకు చాలా ఓవర్ఫ్లో చైన్ లు ఉంటాయి మరియు హాషింగ్ చేసిన అన్ని ప్రయోజనాలు పోతాయి మరోవైపు మీరు చాలా పెద్ద B తీసుకుంటే మీరు అనవసరంగా వృద్ధిని ఊహించి చాలా స్థలాన్ని కేటాయిస్తారు కాని ఆ స్థలాన్ని ఉపయోగించుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది లేదా అది ఖచ్చితంగా డేటాబేస్ కావచ్చు ఒక సమయంలో పరిమాణం పెరిగింది మరియు తరువాత అది తగ్గిపోవడం ప్రారంభమైంది మరియు తరువాత మళ్ళీ స్థలం వృధా అవుతుంది స్టాటిక్ హాషింగ్ అని పిలువబడుతుంది క్రమం తప్పకుండా పెరుగుతున్న మరియు పరిమాణంలో కుదించే డేటాబేస్లకు ఇది ఖచ్చితంగా మంచిది హాష్ ఫంక్షన్ గురించి చర్చిస్తాను ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం హాష్ ఫంక్షన్ వద్ద ఇది ఒక పెద్ద పరిధిలో విలువను ఇస్తుంది సాధారణంగా B బిట్ ఇంటిజర్ ఇప్పుడు 32 బిట్ ఇంటిజర్ అని అనుకోండి మీ వద్ద ఉన్నది మీరు 32 బిట్లలను ఉపయోగించుకునే వరకు ఉండవచ్చు అందువల్ల మీరు i బిట్స్ మీకు బకెట్ అడ్రస్లు 2i ఉంటుంది మీరు దానిని మొదట్లో 0 గా తీసుకుంటారు చిరునామా పట్టిక వాస్తవానికి వేర్వేరు బకెట్లను సూచిస్తుంది ఒక ఉదాహరణకి వెళ్లడం ప్రారంభిద్దాం మరియు ఏమి జరుగుతుందో చూద్దాం ఇది సాధారణ పథకం మీకు హాష్ ప్రిఫిక్

మరియు ప్రతి బకెట్ పైన మీకు ఒక రకమైన బకెట్ డెప్త్ కాబట్టి మీరు ఈ బకెట్ యొక్క విభిన్న రికార్డులను వేరు చేయవచ్చు సహజంగానే వీటిలో గరిష్ట విలువ i కానీ అది దాని కంటే తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఇది బహుశా చాలా అర్ధవంతం కాదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి వివరణాత్మక చర్చకు వెళ్దాం ప్రతి బకెట్ j విలువ ij ని నిల్వ చేస్తుందని నేను చెబుతున్నాను ఈ బకెట్ను సూచించే అన్ని ఎంట్రీలు X ఇప్పుడు నేను సెర్చ్ కీ Kj తో రికార్డ్ను ఇన్సర్ట్ చేయాల్సివస్తే మీరు అదే విధానాన్ని ఒక లుక్అప్ వలె అనుసరిస్తారు మరియు బకెట్ j ని చూడండి ఆపై మీరు కొంత స్థలాన్ని తయారు చేసుకోవాలి కాబట్టి నన్ను ఏదో ఒకటి చేయనివ్వండి ముందు అల్గోరిథం యొక్క ఈ స్టేట్మెంటును నేను చూస్తాను మొదట ఒక ఉదాహరణ చూద్దాం మరియు మనము ఈ అధికారిక ప్రకటనకు తిరిగి రావచ్చు మనము చేయటానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఈ హాషింగ్ చేయబడుతుంది ఇప్పుడు మనం ఏమి చేయాలి మనం ప్రారంభిస్తాము ఇది మీరు చూడగలిగే అన్ని వేర్వేరు హాష్ విలువలు మరియు ఇది నేను నిజంగా ప్రాతినిధ్యం వహించాల్సిన పట్టిక కాబట్టి ప్రారంభంలో ఏమీ లేదు మొజార్ట్ మరియు ఈ 3 రికార్డులను ఇక్కడ చేర్చడానికి ప్రయత్నిస్తాను నేను మొజార్ట్ లను పరిశీలిస్తే ఇవి ఇప్పుడు 3 అని చూడవచ్చు మీరు వాటి హాష్ విలువలు 1 1 మరియు మ్యూజిక్ కోసం ఇది 0 అని చూడవచ్చు నేను కేవలం ఒక బిట్ కలిగి ఉన్న హాష్ ప్రిఫిక్ ఎక్కడ ఉందో తెలుసుకునేటప్పుడు మరియు మీరు దీన్ని సృష్టించిన దాని ఆధారంగా మీరు కనుగొంటారు ఇప్పుడు ఐన్స్టీన్ చేయడానికి ప్రయత్నిద్దాం ఐన్స్టీన్ కలిగి ఉన్నారు మీరు 1 కి అనుగుణమైన బకెట్లో రెండు కలిగి ఉన్నారు మీకు ఇప్పటికే 2 రికార్డులు ఉన్నాయి బకెట్ పూర్తిగా 2 రికార్డులు మాత్రమే తీసుకోగలదని అనుకుందాం ఇప్పుడు మీరు విలువ 1 అయిన మరొకదాన్ని పొందుతారు కాబట్టి నేను ఏమి చేయాలి నేను దీన్ని ఇప్పుడు విస్తరించాలి ఇప్పుడు నేను ఎలా చేయాలి నేను దీన్ని విస్తరించలేను ఎందుకంటే ఎక్కువ స్థలం లేదు కాబట్టి నేను చేయాల్సిందల్లా వాస్తవానికి బకెట్ అడ్రస్ పట్టికను విస్తరించడం కాబట్టి నేను అంతకుముందు తిరిగి వెళితే మనకు రెండు ఎంట్రీలు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే మనం ప్రీఫిక్స్ 1 1 కోసం చూస్తున్నాను ఇప్పుడు నేను 1 బిట్ ప్రీఫిక్స్ రెండూ అదే 1 0 వస్తాయి హాష్ బకెట్ అడ్రస్ టేబుల్ ఉంది ఇప్పుడు మ్యూజిక్ కి 0 0 ప్రీఫిక్స్ ఉంది కాబట్టి అతను ఊహించినది ఏమిటి 0 0 వచినందువల్ల 0 1 కూడా వచ్చిందని మీరు ఊహించారు ఇక్కడ 0 1 ఉన్న మరొక బకెట్ ఉండాలని మీరు ఊహించారు కాని వాస్తవానికి అలా చేయటం తప్పు అని మీరు గమనించవచ్చు మీరు నిజంగా 0 1 ప్రీఫిక్స్ను కలిగి లేరు ఈ రెండింటిలో మనం రెండు ప్రీఫిక్స్ లను చూస్తున్నాము కాని మీరు నిజంగా మొదటి ప్రీఫిక్స్ 1 ఆధారంగా మీరు ఇంకా పరిష్కరించగల రెండు ప్రీఫిక్స్లను చూడవలసిన అవసరం లేదు కాబట్టి మీరు సాధారణంగా ఒక ఉపాయం చేస్తారు మీరు చెప్పే నిర్దిష్ట బకెట్ యొక్క ప్రీఫిక్స్ స్థాయిని 1 మార్చండి ఎందుకంటే ఈ బకెట్లోని రికార్డులకు రావడానికి మీరు ఒక బిట్ ను చూడాలి మరియు అది మొత్తం 2 బిట్స్ ప్రీఫిక్ గా మారింది కానీ స్థానికంగా మీరు 1 గా ఉంచండి మరియు దానితో మీకు ఏమి ఉంది మీకు 0 1 ఉంది ఇది బకెట్ అడ్రస్ టేబుల్ ఎంట్రీ అని ఇది చాలా క్లిష్టమైన పరిశీలన అని అంటారు మీరు ప్రస్తుతం కలిగి ఉన్న రికార్డుల కోసం ఈ బకెట్కు రావడానికి మీకు ప్రీఫిక్స్లో ఉన్న బిట్ల సమాచారం అవసరం అయితే ఇది మీ వద్ద ఉన్న గ్లోబల్ మాక్సిమం ని కొనసాగించడం మీరు గోల్డ్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఫిజిక్స్కు ఉండాలి కానీ మీరు దీన్ని ప్రయత్నించినప్పుడు ఏమి జరుగుతుంది మీరు బకెట్లలో స్థలం అయిపోయినందున మీరు మరిన్ని రికార్డులను చేర్చలేరు కాబట్టి మళ్ళీ మీరు దాని నుండి ఆగిపోతారు మీరు చూసే బిట్ల సంఖ్యను బట్టి మీరు విస్తరించాలి మీరు దానిని 3 కి పెంచుతారు మరియు ఇప్పుడు మీకు 0 0 0 నుండి 1 1 1 ఉంది కానీ నేను వివరించినట్లుగా అన్ని బకెట్లను వాస్తవానికి ఈ బకెట్ పట్టికకు వెళ్తాయి ఫిజిక్స్ లో కేవలం 2 3 మాత్రమే ఉంటుంది ఇది డైనమిక్ హాషింగ్ చేసే ప్రాథమిక ప్రక్రియ ఇది నేను చేయను నేను ఇక్కడ ఇచ్చిన ఈ టేబుల్ పరంగా మొత్తం ఉదాహరణ పని చేస్తుంది కాబట్టి మీరు ప్రతి స్టెప్ చూసి మీరే ప్రయత్నించవచ్చు ఇది ఒక ఆసక్తికరమైన సందర్భం ఇక్కడ మీరు మళ్ళీ కంప్యూటర్ సైన్స్ చేయడమే కాబట్టి అవన్నీ ఇక్కడ 1 1 1 ఉన్నాయి ఇది మిమ్మల్ని ఈ విషయానికి తీసుకువస్తుంది మీరు దీన్ని కనుగొనలేరు మరియు ముందు అన్ని 1 1 ని కలిగి ఉండాలి ఇది గ్లోబల్ డెప్త్ చూడాలనుకుంటున్నారు దాని కారణంగా మీరు అంగీకరించాలి కాబట్టి ఇది ప్రత్యేకంగా జరుగుతుంది మీరు ఈ విధంగా కొనసాగవచ్చు మరియు ఇది అన్ని విషయాలు బాగా హాష్ చేయబడిన తుది పట్టిక కాబట్టి ఇది ప్రాథమిక ఎక్స్టెన్డబుల్ హాషింగ్ స్కీమ్ సంఖ్య యొక్క పరిమాణం అది మెమరీ ని కలిగి ఉండాలి ఆపై బకెట్ అడ్రస్ టేబుల్ ను మార్చడం చాలా ఖరీదైన ఆపరేషన్ అవుతుంది కాబట్టి పెరుగుదల అవుతుంది ఈ పథకానికి కూడా అనేక నష్టాలు ఉన్నాయి మరొక ప్రత్యామ్నాయం ఏమిటంటే లీనియర్ హాషింగ్ ఉపయోగించడం వల్ల అతని డైరెక్టరీ యొక్క పెరుగుదల మరింత బకెట్ ఓవర్ఫ్లోల ఖర్చుతో పెరుగుతుంది మనము చర్చించిన రెండు ప్రధాన పథకాలను పోల్చడానికి నేను త్వరగా ప్రయత్నిస్తాను ఇప్పుడు సహజంగా ఆర్డెర్డ్ ఇండెక్సింగ్ చూడాలి వరస్ట్ కేసు యాక్సిస్ టైం చేయడం కావాల్సినది అని మీరు చూడాలి ఉదాహరణకు నిర్వహించడానికి అనేక మార్గాలు ఉండవచ్చు కాబట్టి మీ సగటు వరస్ట్ కేసుగా మారడం నిజంగా చెడ్డది కావచ్చు కానీ మీ సగటులు బాగున్నంతవరకు మీరు దాని గురించి సంతోషంగా ఉండాలి ఆ రకమైన హాషింగ్ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మీరు కూడా ఆశించిన రకమైన ప్రశ్నపై ఆధారపడి ఉంటారు ఉదాహరణకు కీ యొక్క నిర్దిష్ట విలువను కలిగి ఉన్న రికార్డులను తిరిగి పొందడంలో హాషింగ్ మంచిది ఎందుకంటే మీరు ఆ కీ నుండి బకెట్కు నేరుగా మ్యాప్ చేయవచ్చు రేంజ్ క్వెరీస్ సాధారణమైతే మనం చూసినట్లుగా ఆర్డెర్డ్ సూచికలు మరింత మంచి అర్ధాన్ని ఇస్తాయి ఎందుకంటే ఆర్డరింగ్ పరంగా మీరు అవసరమైన అన్ని రికార్డులను సమీప భౌతిక ప్రదేశంలో ఒకే భౌతిక ప్రదేశంలో త్వరగా పొందవచ్చు పరిశ్రమ పద్ధతులు ఏమిటో మీరు అర్థం చేసుకోవాలనుకుంటే అది చాలా మిశ్రమంగా ఉంటుంది మీరు చాలా సాధారణ database systems PostgreSQL లో 3 ని పరిశీలిస్తే హాష్ ఇండెక్స్కు కు కాదు కాబట్టి కమ్యూనిటీ దాని పరంగా మిశ్రమంగా ఉన్నందున దాని ఇండెక్సింగ్ లేదా హాషింగ్ అనేదానికి ప్రతిచర్య అని మీరు చూడవచ్చు కాని కనీసం పరిమిత మార్గాల్లోనైనా శక్తివంతమైన హ్యాషింగ్ అనేది ఒక శక్తివంతమైన టెక్నిక్ చివరి రెండు నేను త్వరగా గుర్తు చేయాలనుకుంటున్నాను అంటే మిమ్మల్ని బిట్మ్యాప్ సూచికలకు తీసుకెళ్తాను బిట్మ్యాప్ ఇండెక్సింగ్ చాలా సులభమైన ఆలోచన ఇది ఒక ప్రత్యేక రకం ఇండెక్సింగ్ ఇది బహుళ కీలపై ప్రశ్నించడానికి రూపొందించబడింది ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ఒక రిలేషన్ లోని అన్ని రికార్డులు 0 నుండి n వరకు లెక్కించబడిందని అనుకుందాం మరియు మీరు చాలా తక్కువ సంఖ్యలో విభిన్న విలువలను తీసుకోగల లక్షణాల గురించి మాట్లాడుతున్నారు బిట్మ్యాప్ ఇండెక్సింగ్ 5 6 10 ఇన్కమ్ లెవెల్ లను బకెట్ చేయవచ్చు చిన్న అర్రే అవకాశాలు మరియు బిట్మ్యాప్ కేవలం బిట్ల అర్రే రికార్డుల కోసం మరియు మీరు 1 లేదా 2 0 గా గుర్తించగల విలువల కోసం అర్రే ని తీసుకోండి So this here is an example showing it So we are showing bitmap index for gender ఇది ఇక్కడ చూపించే ఉదాహరణ మనము జెండర్ కోసం బిట్మ్యాప్ సూచికను చూపుతున్నాము మీరు 'm' మేల్ జెండర్ కోసం ఒక అర్రేని కలిగి ఉన్నారు మరియు మీరు రికార్డును పరిశీలిస్తే 076766 లో m జెండర్ m కింద పురుషులు ఉన్నారు అందువల్ల మేల్ జెండర్ బిట్మ్యాప్ సూచికలో మొదటి బిట్ f లో 1 అది 0 కాబట్టి వాస్తవానికి m మరియు f వ్యతిరేకంగా ఉంటాయి అదేవిధంగా ఇన్కమ్ లెవెల్ లు ఉన్నాయి మీరు పొందగల ఆదాయంలో 5 విభిన్న స్థాయిలు ఇప్పుడు బిట్మ్యాప్ సూచికల యొక్క పెద్ద ప్రయోజనం బహుళ లక్షణాలపై వేర్వేరు ప్రశ్నలను చేస్తోంది మరియు ఉదాహరణకు తరచుగా ప్రశ్నలు ఇంటర్సెక్షన్ పరంగా లెక్కించవచ్చు కాబట్టి బిట్మ్యాప్ సూచికల పరంగా తనిఖీ చేయడానికి మీకు రెండు షరతులు రెండు వేర్వేరు విలువలు ఉంటే అప్పుడు మీరు అక్కడ చేయవచ్చు మీరు మేల్ జెండర్ ఉదాహరణ చూస్తున్నట్లయితే ఇక్కడ ఆదాయ స్థాయి L 1 వద్ద ఉన్న మేల్ జెండర్ అప్పుడు మీరు జెండర్ కోసం బిట్మ్యాప్ మరియు ఇన్కమ్ లెవెల్ కి బిట్మ్యాప్ తీసుకొని ముగింపు చేయవచ్చు మరియు మొదటి రికార్డుకు విలువ 1 ఉందని మీరు పొందవచ్చు అది సమాధానం మరియు మీరు త్వరగా దానికి రావచ్చు బిట్మ్యాప్ సూచికలు సాధారణంగా చాలా సహజంగానే అవి రిలేషన్ సైజుతో పోల్చితే అవి చిన్నవిగా ఉంటాయి ఎందుకంటే మీరు లక్షణం తక్కువ సంఖ్యలో విభిన్న విలువలను తీసుకోగలిగితే మాత్రమే మీరు బిట్మ్యాప్ ఇండెక్సింగ్ చేయగలుగుతారు వాస్తవానికి డిలీషన్ ను సరిగ్గా నిర్వహించాలి మరియు దీన్ని చూడండి మరియు శూన్య విలువలు ఉన్నప్పటికీ అన్ని విలువలకు బిట్మ్యాప్ను ఉంచాలి లేకపోతే మీరు దాని ట్రాక్ను కోల్పోతారు నేను ఇచ్చిన కొంత సమాచారం చాలా సమర్థవంతమైన అమలు ఉన్నాయి కాని మనం ఇక్కడ చాలా లోతుగా వెళ్లాలనుకోవడం లేదు కానీ బిట్మ్యాప్ల పరంగా అనేక కుదింపు పద్ధతులు సాధ్యమే తదుపరి మాడ్యూల్ గురించి మాట్లాడాము ఆర్డర్ ఇండెక్సింగ్ను హాషింగ్తో పోల్చి బిట్మ్యాప్ సూచికల భావనను ప్రవేశపెట్టాము